ఇప్పటి వరకు మనము వివిధ రకాల DC జనరేటర్లని చూశాము మనము ఇప్పుడే DC మోటారులను ప్రారంభించాము కాబట్టి DC మోటారులో మనము ప్రధానంగా చర్చించినవి సపరేట్లీ ఎగ్జైటెడ్ DC మోటారు కానీ సపరేట్లీ ఎగ్జైటెడ్ DC మోటారులో మాగ్నెట్ లేదా ఎలక్ట్రో మాగ్నెట్ ను మనము విడిగా ఎగ్జైట్ చేస్తామని చెప్పుకున్నాం కాబట్టి దీనిని కొంతవరకు ఇలా చూపించవచ్చు ఇది నా ఆర్మేచర్ మరియు ఇది ఫీల్డ్ మరియు ఫీల్డ్ విడిగా ఎగ్జైట్ చేయబడి ఉంది కాబట్టి ఇది If ఇది నా ఆర్మేచర్ సరఫరా నుండి ప్రవహించే Ia గా ఉంటుంది షంట్ దాదాపు దీనికి సమానంగా ఉంటుంది కాబట్టి షంట్ దాదాపు అదే విధంగా ప్రవర్తిస్తుంది మరియు పర్మినెంట్ మ్యాగ్నెట్ DC మోటారు కూడా ఎగ్జైటేషన్ మార్చడానికి అవకాశం లేకపోవడం మినహా దాదాపు ఇలానే ఉంటుందని నేను చెప్పగలను వీటి మధ్య ప్రధాన తేడా ఫ్లక్స్ ను మార్చడానికి అవకాశం లేకపోవడం లేకపోతే అవన్నీ దాదాపు ఒకే విధంగా ప్రవర్తిస్తాయి నేను చెప్పడానికి ప్రయత్నిస్తున్నది ఏమిటంటే సపరేట్లీ ఎగ్జైటెడ్ DC మోటార్ షంట్ మోటర్ మరియు పర్మినెంట్ మ్యాగ్నెట్ మోటార్ లు మూడు దాదాపుగా ఒకే విధంగా వ్రవర్తిస్తాయి మీరు గుర్తుచేసుకుంటే మనము టార్క్ స్పీడ్ సమీకరణం గురించి కూడా మాట్లాడుకున్నాము ఇక్కడ Va ని సరఫరా చేస్తే ఇది బ్యాక్ EMF మరియు ఇది స్వాభావిక రెసిస్టెన్స్ Ra కాబట్టి నేను ఇలా రాయగలను EbIaRaVa కాబట్టి నేను ఇలా రాయగలను EbVa IaRa కాబట్టి నేను ఇలా చెప్పగలను KØω Va − IaRa అయితే మనము ఇలా కూడా చెప్పుకున్నాం Te KØIa కాబట్టి నేను ఈ సమీకరణాన్నిఇప్పుడు ఇలా రాయగలను ω VaK TeRaK2 కాబట్టి టార్క్ స్పీడ్ రిలేషన్షిప్ అనేది ప్రాథమికంగా ఒక సరళ సంబంధం నేను ఈ విధంగా ప్లాట్ చేయగలను ఇది టార్క్ స్పీడ్ సమతులం అయితే అనుకుంటే ఒకవైపు ఒమేగాω మరొక వైపు టార్క్ చూపిస్తున్నాను కాబట్టి నేను ప్లాట్ చేయడానికి ప్రయత్నిస్తే ఇది సరళరేఖ లక్షణాలు కలిగి ఉంటుంది ఒకవేళ నేను ఆర్మేచర్ రెసిస్టన్స్ సున్నాగా కలిగి ఉంటే ఇది మోటారుకు ఐడియల్ క్యారెట్ స్టిక్ అవుతుంది అయితే నేను ఆర్మేచర్ రెసిస్టెన్స్ కలిగి ఉన్నా కాబట్టి వోల్టేజ్ లో కొంత డ్రాప్ ఉంటుంది దీనివలన వేగం కూడా తగ్గుతుంది కాబట్టి నేను టార్క్ విలువ 0 కు అనుగుణంగా ఉన్న ఈ పాయింట్ను VaK అనుకుంటున్నాను కాబట్టి నేను VaK ను నో లోడ్ స్పీడ్ అనగా గా టార్క్ సున్నా అయినప్పుడు ఉండే స్పీడ్ అని పిలుస్తాను అయితే నేను కరెంట్ మరింతగా తీసుకున్నప్పుడు లేదా లోడ్ వైపు నుండి టార్క్ డిమాండ్ పెరిగినప్పుడు నాకు వేగంలో చాలా తగ్గుదల ఉంటుంది కాబట్టి ఇది వేగంలో తగ్గుదల కాబట్టి నేను దీనిని Te1 అనుకుంటే Te1 కు అనుగుణంగా నాకు వేగంలో వచ్చే తగ్గుదల TeRaK2 అవుతుంది కాబట్టి నేను స్పీడ్ ను మార్చడానికి మూడు వేరియబుల్స్ కలిగి ఉన్నాను నేను Va మార్చగలను Ø మార్చగలను మరియు Ra మార్చగలను కాబట్టి ఇవి DC మోటార్ లో స్పీడ్ ను నియంత్రించడానికి మూడు మార్గాలు కాబట్టి మొదటి పద్ధతి Ra కంట్రోల్ రెండవ పద్ధతి Va కంట్రోల్ మరియు మూడవ పద్ధతి ఫ్లక్స్ కంట్రోల్ కాబట్టి ఇవి DC మోటార్ స్పీడ్ కంట్రోల్ యొక్క మూడు పద్ధతులు కాబట్టి ఆర్మేచర్ రెసిస్టెన్స్ కంట్రోల్ లో అనగా Ra కంట్రోల్ పద్ధతి లో మనము ఆర్మేచర్ తో సిరీస్ లో రెసిస్టెన్స్ ను చేర్చబోతున్నాము ఫీల్డ్ కూడా ఇక్కడ కనెక్ట్ అయి ఉండవచ్చు అది పట్టింపు లేదు ఇది షంట్ ఎగ్జైటెడ్ యంత్రం కావచ్చు మరియు నేను ఇక్కడ Va ని కనెక్ట్ చేస్తున్నాను కాబట్టి నేను ఇక్కడ ప్రవహించే మొత్తం కరెంట్ లేదా లైన్ కరెంట్ కలిగి ఉండబోతున్నాను దానిలో కొంత భాగం ఫీల్డ్ కరెంట్ గా వెళుతుంది మిగిలినది ఆర్మేచర్ కరెంట్ గా వెళ్తుంది ఇప్పుడు నేను స్పీడ్ టార్క్ క్యారెక్టర్ స్టిక్స్ గీయడానికి ప్రయత్నిస్తే ఇది ω ఇది Teమరియు నేను నేచురల్ క్యారెక్టర్ స్టిక్స్ ఇలా కలిగి ఉంటాను ఒకవేళ మిషన్ ఐడియల్ అయితే నేను క్యారెక్టర్ స్టిక్స్ ఇలా కలిగి ఉంటాను నేను ఇప్పుడు రెసిస్టెన్స్ ను మరింతగా పెంచుతున్నాను ఇది Raintఇది Raext కాబట్టి నేను మరింతగా రెసిస్టెన్స్ ను పెంచితే స్పీడ్ మరింతగా తగ్గుతుంది Raextపెంచుతూ వెళ్తే నాకు క్యారెక్టర్ స్టిక్స్ ఇలా వస్తాయి ఇది Raext సున్నా అయినప్పుడు నిజానికి నాకు Raextసున్నా అయినప్పుడు మిషన్ యొక్క సహజసిద్ధ క్యారెక్టర్ స్టిక్స్ వస్తాయి ఒకవేళ రెసిస్టెన్స్ ను నేను మరింతగా పెంచితే ఆర్మేచర్ సర్క్యూట్ రెసిస్టెన్స్ లో డ్రాప్ కూడా మరింతగా పెరుగుతుంది దీని వలన స్పీడ్ మరింతగా తగ్గుతుంది కాబట్టి డైనమిక్గా నేను దీన్ని విశ్లేషించడానికి ప్రయత్నిస్తే నేను నిర్దిష్ట విలువ గల టార్క్ ను కోరుకున్నట్టు అయితే బహుశా నేను ఈ ఆపరేటింగ్ పాయింట్ P వద్ద ఉంటాను కాబట్టి Te1వద్ద సహజసిద్ధ ఆపరేటింగ్ పాయింట్ P అవుతుంది కాబట్టి ఇది Te1 ఇది ఆపరేటింగ్ పాయింట్ P కాబట్టి ఇప్పుడు నేను నిజంగా రెసిస్టెన్స్ పెంచితే Raextఇప్పుడు పెంచితే వెంటనే ఇక్కడ ప్రవహిస్తున్న కరెంట్Ia తగ్గుతుంది ఎందుకంటే నాకు IanewVa EbRaRaext అవుతుంది కాబట్టి Ianewవిలువ ఆర్మేచర్ కరెంట్ అసలు విలువ కంటే తక్కువగా ఉంటుంది ఇది ఇప్పుడు ఆర్మేచర్ కరెంట్ యొక్క అసలు విలువ కంటే తక్కువగా ఉన్నందున ఇప్పుడు జరగబోయేది ఏమిటంటే జనరేట్ అయ్యే టార్క్ Ianewకు అనులోమానుపాతంలో ఉంటుంది కాబట్టి నాకు తక్కువ విలువ కలిగిన Te జనరేట్ అవుతుంది కాబట్టి నేను వాస్తవానికి వేగాన్ని చూస్తే వేగం Te TL Jddt గా ఉంటుంది వాస్తవానికి Te మరియు TL ఒకదానికొకటి సమతుల్యం చేసుకుంటున్నాయి కాబట్టి ω వాస్తవానికి స్థిరమైన ఆపరేటింగ్ పాయింట్ దగ్గర ఉంటుంది ఇప్పుడు Te తగ్గిపోయయింది Te తగ్గిపోవడం వలన ddtనెగిటివ్ అవుతుంది ఇది నెగిటివ్ కావడం వలన స్పీడు తగ్గుతుంది ఒకవేళ వేగం తగ్గితే నాకు బ్యాక్ EMF కూడా తగ్గుతుంది ఈ సమీకరణం నుండి బ్యాక్ EMF వలన Ia పెరుగుతుందని నేను చెప్పగలను కాబట్టి Ia పెరుగుతుంది మరియు దాని అసలు విలువను చేరుకుంటుంది కాబట్టి మీరు వేగంలో ఒక చిన్న ట్రాన్సియెంట్ తగ్గింపును చూడవచ్చు ఇది ఆర్మేచర్ కరెంట్ ను పెంచుతుంది మరియు చివరికి అది అసలు వేగం కంటే తక్కువ వేగంతో స్థిరపడుతుంది కాబట్టి మీరు అదే టార్క్ ను అందించగలరని మీరు చూడగలరు సాధారణంగా Raకంట్రోల్ లో ఎల్లప్పుడూ రేటెడ్ స్పీడ్ కంటే తక్కువ స్పీడ్ వస్తుంది అని చెప్పగలను మీరు రేటెడ్ స్పీడ్ కంటే ఎక్కువకు వెళ్ళలేరు నేను Vaమరియు ఫ్లక్స్ లను రేటెడ్ విలువల దగ్గర ఉంచుతున్నాను Raకంట్రోల్ పద్ధతికి సంబంధించినంత వరకు ఇవి రెండు రేటెడ్ విలువల వద్ద ఉంటాయి తర్వాత మనం చూడబోయేది Va కంట్రోల్ పద్ధతి ఆర్మేచర్ వోల్టేజ్ కంట్రోల్ పద్ధతిలో నేను చెప్పేది ఏమిటంటే సామాన్యంగా రేటెడ్ విలువ కలిగిన ఓల్టేజ్ అప్లై చేయబడి ఉంటుంది కాబట్టి నాకు వచ్చే స్పీడ్ ω VaratedK అవుతుంది ఒకవేళ వేరేవి మారకుండా Va మాత్రమే మారితే ఇవి ఆపరేటింగ్ క్యారెక్టర్స్టిక్స్ అవుతాయి కాబట్టి నేను Va తరుగుదల ఈ దిశలో కలిగివుంటాను కాబట్టి ఇది Varated వద్ద ఉండవచ్చు ఇది Va1అవుతుంది ఇది Va2 అవుతుంది ఇది Va3 ఉంది కాబట్టి నాకు VaratedVa1Va2Va3 అవుతుంది నేను వోల్ట్లను తగ్గించినప్పుడు నేను నిర్దిష్ట ఆపరేటింగ్ పాయింట్ను చూడటానికి ప్రయత్నిస్తే ఇది మిషన్ ఆపరేటింగ్ పాయింట్ Te1అవుతుంది ఒకవేళ నేను 220 వోల్ట్లను సరఫరా చేసి ఉంటే నాకు ఆపరేటింగ్ పాయింట్ గా P వచ్చి ఉండవచ్చు ఒకవేళ నేను 200 వోల్ట్లను సరఫరా చేస్తే నేను ఆపరేటింగ్ పాయింట్ను Q గా పొందుతాను ఒకవేళ నేను 190 వోల్ట్లను సరఫరా చేస్తే నాకు ఆపరేటింగ్ పాయింట్ R గా వస్తుంది కాబట్టి మనకు స్పీడ్ విలువ తగ్గుతూ వస్తుంది ఒరిజినల్గా స్పీడ్ దాదాపుగా 1400rpm ఉన్నట్టుగా చూడొచ్చు ఇది 1200 rpm వద్ద ఉండవచ్చు ఈ విధంగా నాకు స్పీడ్ తగ్గుతూ వస్తుంది కాబట్టి నేను వోల్టేజ్ను తగ్గించినప్పుడు డైనమిక్గా ఏమి జరుగుతుంది వాస్తవానికి నేను 220V వద్ద ఆపరేట్ చేస్తున్నప్పుడు స్పీడ్ ను 1400rpm అని మనం చెప్పుకున్నాము కాబట్టీ మనం 220V దగ్గర పని చేస్తున్నప్పుడు స్పీడ్ ను 1400rpm గా కలిగి ఉన్నాము ఇప్పుడు నేను దానిని 200 వోల్ట్లకు తగ్గిస్తున్నాను వోల్టేజ్ను 200 వోల్ట్లకు తగ్గించినప్పుడు IaVa EbRaఅవుతుంది వాస్తవానికి కరెంట్ Ia అనుకుంటే Va తగ్గడం వలన నాకు Ia తగ్గుతుంది ఇప్పుడు దీనివలన టార్క్ తగ్గుతుంది Te TLJddtకావున స్పీడ్ ω తగ్గుతుంది స్పీడ్ ω తగ్గడం వలన బ్యాక్ EMF కూడా తగ్గుతుంది కాబట్టి Ia దాని అసలు విలువకు పునరుద్ధరించబడుతుంది స్లయిడ్ సమయం చూడండి 1439 కాబట్టి నేను Va మార్చినప్పుడల్లా Vaతగ్గించి నప్పుడల్లా నాకు తప్పనిసరిగా స్పీడ్ తగ్గుతుంది కాబట్టిVa కంట్రోల్ పద్ధతి కూడా రేటెడ్ స్పీడ్ కంటే తక్కువ స్పీడ్ ఆపరేషన్ కోసం ఉపయోగిస్తాము నేను రేటెడ్ స్పీడ్ కంటే తక్కువ మరియు Iaదాని అసలు విలువకు పునరుద్ధరించడం గురించి మాట్లాడుతుంటే టార్క్ సామర్ధ్యం అలాగే ఉంటుంది అంటే వోల్టేజ్ 0 నుండి రేటెడ్ విలువకు మారినప్పుడు స్పీడ్ 0 నుండి రేటెడ్ విలువకు మారుతుంది అయితే Ia స్థిరంగా ఉండవచ్చు సమస్య లేదు అయితే మనం మాట్లాడుకుంటున్నది స్పష్టంగా స్టీడి స్టేట్ లో ఉంటుంది ట్రాన్సియెంట్ స్థితిలో కాదు ట్రాన్సియెంట్ స్థితిలో ఖచ్చితంగా మారుతుంది కాబట్టి స్టీడి స్టేట్లో మీరు Ia స్థిరమైన విలువగా కలిగి ఉండవచ్చు కాబట్టి టార్క్ సామర్ధ్యం స్థిరంగా ఉంటుంది ఇప్పటివరకు ఇది ఆర్మేచర్ వోల్టేజ్ కంట్రోల్ అయితే దయచేసి గుర్తుంచుకోండి ఒకవేళ ఇది షంట్ మెషీన్ అయితే మనము ఫ్లక్స్ ను స్థిరంగా ఉంచాలనుకుంటే ఫీల్డ్ రెసిస్టెన్స్ కు విడిగా సరఫరా ఇవ్వాలి ఫీల్డ్ సిస్టం ఒక స్థిరమైన వోల్టేజ్ కలిగి ఉండాలి ఇది మీరు ఆర్మేచర్ సిస్టంకు తగ్గించి ఇచ్చిన వోల్టేజ్ కు సమానంగా ఉండకూడదు ఇది స్థిరమైన వోల్టేజ్ అయి ఉండాలి మీకు స్థిరమైన వోల్టేజ్ లేకపోతే ఫ్లక్స్ స్థిరంగా ఉండదు కాబట్టి నేను చెప్పేది ఏమిటంటే మీరు ఏదైనా ఒక విలువని మారుస్తున్నప్పుడు బహుశా మీరుVaని మారుస్తుంటే ఆ సమయంలో మీరు ఫ్లక్స్ విలువ స్థిరంగా కలిగి ఉండాలి మరియు Ra కూడా స్థిరంగా ఉంటుంది మనము ప్రతిదాన్ని మార్చాలనుకోవడం లేదు అది చాలా గందరగోళంగా ఉంటుంది మనము మూడు విలువలు ఒకేసారి మార్చము ఒకవేళVa మారుతుంటే ఫ్లక్స్ మరియుRa స్థిరంగా ఉంచాలి ఇప్పుడు చివరి రకం కంట్రోల్ పద్ధతి అయిన ఫీల్డ్ ఫ్లక్స్ కంట్రోల్ గురించి తెలుసుకుందాము ఇప్పుడు మనం మారుతున్నఫీల్డ్ ఫ్లక్స్ ని చూస్తున్నాము అంటే మనకు ఇక్కడ ఆర్మేచర్ ఉంటుంది మరియు చాలా స్పష్టంగా నేను Vaను స్థిరంగా ఉంచుతున్నాను ఎందుకంటే నేను ఇది వరకు చెప్పినట్లు ఒక సమయం లో ఒక్క దానిని మాత్రమే మార్చవచ్చు ఫీల్డ్ సిస్టమ్ ఇక్కడ ఉంది మరియు నేను ఎక్స్టర్నల్ రెసిస్టెన్స్ ను ఉంచి ఇలా మార్చుతాను అపుడు అది Rexternalf అవుతుంది మరియు ఇది ఒరిజినల్ Rf మరియు ఇది If ఇది Iline మరియు ఇది Ia అవుతుంది కాబట్టి ప్రాథమికంగా నేను Va స్థిరంగా ఉంచబోతున్నాను Raకూడా స్థిరంగా ఉంటుంది ఫ్లక్స్ తగ్గుతుంది నాకు ఇక్కడ Rf ఉన్నది నేను నెగిటివ్ రెసిస్టెన్స్ ను చేర్చలేను నేను పాజిటివ్ రెసిస్టెన్స్ ను మాత్రమే చేర్చగలను కాబట్టి ఫీల్డ్ సర్క్యూట్ రెసిస్టెన్స్ ను పెంచడం ద్వారా మనము ఫ్లక్స్ తగ్గిస్తున్నాము ఎప్పుడైతే మనము ఫీల్డ్ ఫ్లక్స్ తగ్గిస్తున్నామో ఒకసారి ఈ సమీకరణం ω VaK TeRaK2గుర్తు తెచ్చుకోండి కాబట్టి Va స్థిరమైన విలువకు కూడా మీకు నో లోడ్ వేగంలో మార్పు వస్తుంది కాబట్టి Raకంట్రోల్ లేదా ఆర్మేచర్ రెసిస్టెన్స్ కంట్రోల్ పద్ధతిలో నో లోడ్ వేగం మారదు నో లోడ్ వేగం స్థిరంగా ఉంటుంది నో లోడ్ స్పీడ్ మారడం లేదు కాబట్టి మనం క్యారెక్టర్స్టిక్స్ గీసినప్పుడు ఒకే పాయింట్ నుండి మొదలవుతున్నట్లు మనం చూడగలిగాము కాని ఇక్కడ మనము క్యారెక్టర్స్టిక్స్ గీసినప్పుడు ఇది ω మరియు ఇది Te బహుశా ఒరిజినల్ టార్క్ స్పీడ్ క్యారెక్టర్స్టిక్స్ఇలా ఉండవచ్చు కాబట్టి ఇవి నేచురల్ క్యారెక్టర్స్టిక్స్ ఇప్పుడు నేను ఫ్లక్స్ను మార్చడానికి ప్రయత్నిస్తే వాటిలో ఒకదానిని నేను ఈ విధంగా కలిగి ఉంటాను తరువాతిది ఇలాంటిది తరువాతిది ఇలా ఉండవచ్చు కాబట్టి నో లోడ్ వేగం లో కూడా మనకు వైవిధ్యం ఉంది మరియు వేగం తగ్గుతున్న రేటు కూడా మారుతోంది కాబట్టి అవి ఒకదానికొకటి సమాంతరంగా ఉండవు కాబట్టి మనకు క్యారెక్టర్స్టిక్స్ ఒకదానికొకటి సమాంతరంగా ఉండవు నేను క్యారెక్టర్స్టిక్స్ చూపించవలసి వస్తే ప్రాథమికంగా నేను దానిని చూపించాలి ఇది ఒమేగా ఇది టార్క్ మరియు నేచురల్ క్యారెక్టర్స్టిక్స్ కొంతవరకు ఇలా ఉంటాయి ఇప్పుడు ఫీల్డ్ లోమరో తగ్గుదల వల్ల నాకు ఇలా రావచ్చు మరో తగ్గుదల వలన మరో క్యారెక్టర్స్టిక్ రావచ్చు కాబట్టి ఫీల్డ్ ఫ్లక్స్ నియంత్రణ పద్ధతిలో నేను ప్రాథమికంగా ఇలాంటి క్యారెక్టర్స్టిక్స్ కలిగి ఉంటానుఒకవేళ నేను ఫీల్డ్ కరెంట్ తగ్గే దిశలో గమనిస్తే నేను ఫ్లక్స్ తగ్గించినప్పుడు స్పీడ్ పెరుగుతోంది కాబట్టి స్పష్టంగా ఫీల్డ్ ఫ్లక్స్ నియంత్రణ పద్ధతిని రేటెడ్ స్పీడ్ కన్నా ఎక్కువ స్పీడ్ వద్ద ఆపరేట్ చేయడానికి ఉపయోగిస్తాము కాబట్టి దయచేసి మీ స్వంతంగా డైనమిక్స్ను విశ్లేషించండి ఆపై అసలు వేగం కంటే ఎక్కువ వేగంతో స్థిరపడటానికి ముందు మీకు మొదట్లో కొన్ని ఆసిలేషన్స్ ఎందుకు ఉంటాయనే దానికి కారణం తెలుసుకోండి Teఅనేది ఫ్లక్స్ మరియు ఆర్మేచర్ కరెంటు లబ్దానికి అనులోమానుపాతం లో ఉంటుంది ఒకవేళ అయ్యే రేటెడ్ విలువ వద్ద స్థిరంగా ఉంచినట్లయితే ఫ్లక్స్ తగ్గినప్పుడు Te కూడా తగ్గుతుంది దయచేసి గమనించండి Teతగ్గింది దానితోపాటు స్పీడ్ పెరిగింది కాబట్టి టార్క్ Te మరియు స్పీడ్ ω లబ్దము స్థిరంగా ఉంటుంది మనకు టార్క్ Te మరియు స్పీడ్ ω లబ్దము పవర్ అవుతుంది కాబట్టి పవర్ స్థిరంగా ఉంటుంది ఈ ప్రాంతాన్ని మనము కాన్స్టెంట్ పవర్ రీజియన్ అంటాము కాబట్టి DC మోటారు యొక్క ఆపరేషన్ నందు స్పష్టంగా రెండు ప్రాంతాలు ఉన్నాయని నేను చెప్పగలను ఒకటి స్థిరమైన టార్క్ జోన్ ఈ సందర్భంలో మనం Va ను సున్నా నుండి రేటెడ్ విలువకు పెంచబోతున్నాం కాని నాకు Ra మరియు ఫ్లక్స్ రెండూ స్థిరంగా ఉంటాయి కాబట్టి నేను ఈ పరిస్థితిలో యంత్రం యొక్క స్థిరమైన టార్క్ సామర్థ్యాన్ని కొనసాగించగలను రెండవ ప్రాంతం కాన్స్టెంట్ పవర్ జోన్ ఈ సందర్భంలో నేను Va ను రేటెడ్ విలువ వద్ద ఉంచపోతున్నాను రేటెడ్ విలువకు మించి Va ని పెంచడం మంచిది కాదు ఎందుకంటే వోల్టేజ్ యొక్క నిర్దిష్ట విలువ ప్రకారం ఇన్సులేషన్ రూపొందించబడింది కాబట్టి రేటెడ్ విలువకు మించి వోల్టేజ్ స్తంభింపజేస్తుందని మీరు నిజంగా ఊహించలేరు అది యంత్రానికి సురక్షితంగా ఉండదు మిషన్ లోపల ఇన్సులేషన్ రప్చర్ అవుతుంది కాబట్టి మనము Vaరేటెడ్ విలువ వద్ద ఉంచుతాము Raదాని స్వాభావిక విలువ వద్ద ఉంటుంది కాని ఫ్లక్స్ తగ్గిపోతుంది కాబట్టి మనము కేవలం Va వైవిధ్యం గురించి మరియు ఫ్లక్స్ వైవిధ్యం గురించి మాట్లాడుతున్నాము Ra నియంత్రణ పద్ధతిలో చాలా లాసెస్ వస్తాయి కాబట్టి ఇది సాధారణంగా ఉపయోగించబడదు తక్కువ స్పీడ్ కంట్రోల్ ఆపరేషన్ కోసం Ra కంట్రోల్ బాగా పనిచేస్తుందని మీరు నిరూపించాలనుకున్నప్పుడు మాత్రమే ఇది ఉపయోగించబడుతుంది కాబట్టి నేను చెప్పేది ఏమిటంటే మేము పరిపూర్ణత కొరకు Ra కంట్రోల్ గురించి చర్చించాము అయితే ఇది సిఫారసు చేయబడినది కాదు ఎందుకంటే ఈ పద్ధతిలో లాసెస్ ఎక్కువ కాబట్టి నేను సపరేట్లీ ఎగ్జైటెడ్ లేదా షంట్ మోటార్ డ్రైవ్ లో స్పీడ్ వైవిధ్యాన్ని గీస్తే ఇది నా రేటెడ్ స్పీడ్ కావచ్చు ఇక్కడ ఒమేగా రేటెడ్rated కు రెండు రెట్లు ఉండవచ్చు కాబట్టి నేను నిజానికి ఫ్లక్స్ చూస్తే rated వరకు ఫ్లక్స్ స్థిరంగా ఉంటుంది కాని ఆ తరువాత నేను ఫ్లక్స్ తగ్గించవచ్చు ఫ్లక్స్ తగ్గుతుంది కాబట్టి ఇది ఫ్లక్స్ అలాగే టార్క్ సామర్ధ్యం కాబట్టి మనము బహుళ విలువలు గీస్తున్నాము ఒకవేళ నేను ఓల్టేజ్ ను చూసినట్లయితే ఓల్టేజ్ ఇలా పెరుగుతుంది ఎందుకంటే స్పీడు పెరిగితే నేను వోల్టేజ్ పెంచుతాను కాబట్టి ఇది Va దీనితో పాటుగా నేను పవర్ కూడా గీస్తాను కాబట్టి పవర్ కూడా నెమ్మదిగా పెరుగుతుంది ఎందుకంటే ఇది టార్క్ Te మరియు స్పీడ్ ω లబ్దము ఇప్పుడు ఇక్కడ పవర్ దాదాపుగా స్థిరంగా ఉంటుంది మరియు వోల్టేజ్ కూడా దాదాపుగా స్థిరంగా ఉంటుంది అయితే ఫ్లక్స్ లో మరియు టార్క్ లో తగ్గుదల ఇది రెండు దీని ద్వారా పేర్కొనబడతాయి కాబట్టి ఈ ప్రాంతం కాన్స్టెంట్ టార్క్ రీజియన్ మరియు ఈ ప్రాంతం కాన్స్టెంట్ పవర్ రీజియన్ కాబట్టి ఈ సమయంలో ఫ్లక్స్ తగ్గుతుంది కాబట్టి ఆర్మేచర్ రియాక్షన్ బలమైన ప్రభావాలను చూపుతుంది కాబట్టి టార్క్ వాస్తవానికి మనం తగ్గుతుందని ఊహించిన దానికంటే ఎక్కువ తగ్గుతుందని మీరు చూడవచ్చు ఎందుకంటే ఆర్మేచర్ రియాక్షన్ వలన ఫ్లక్స్ మరింత తగ్గుతుంది ఇది 100 శాతం ఫ్లక్స్ అనుకుందాం ఇది 0 5 వెబెర్ కావచ్చు ఈ పాయింట్ దగ్గర ఇది 0 25 కావచ్చు కాబట్టి చాలా స్పష్టంగా 0 5 వెబర్తో పోలిస్తే ఆర్మేచర్ రియాక్షన్ 0 1 వెబెర్ తగ్గింపు కలిగి ఉంటే అది 0 4 అయి ఉండేది కానీ ఇక్కడ ఇది 0 15 అవుతుంది కాబట్టి 0 15 చాలా చిన్నదిగా ఉంటుంది దీని కారణంగా ఇది చివరిలో తగినంత టార్క్ ను అభివృద్ధి చేయలేకపోవచ్చు కాబట్టి మనము కాన్స్టెంట్ పవర్ జోన్ మరియు కాన్స్టెంట్ టార్క్ జోన్లకు అనుగుణంగా ఏమి చేస్తామో చూద్దాము కాబట్టి కాన్స్టెంట్ టార్క్ జోన్ లేదా కాన్స్టెంట్ టార్క్ డ్రైవ్ ఎలివేటర్ వంటి కొన్ని అప్లికేషన్లలో ఉపయోగించబడుతుంది ఇక్కడ ఎలివేటర్ లోనికి చాలా మంది వ్యక్తులు ప్రవేశించవచ్చు నేను వారిని బయటకు వెళ్ళమని అడగలేను నేను దాని వేగాన్ని సర్దుబాటు చేయాలనుకుంటే ఆ టార్క్ సామర్ధ్యం స్థిరంగా ఉండేలా చూసుకోవాలి హాయిస్ట్ ఎలక్ట్రిక్ వాహనాలు ఇవి కాన్స్టెంట్ టార్క్ జోన్ పరంగా చాలా ముఖ్యమైనవి అయితే నేను ఇప్పుడు కాన్స్టెంట్ పవర్ జోన్ లో ఏమి కలిగి ఉండపోతున్నానో చూడబోతున్నాను ఉదాహరణకు కొన్ని పంపులు ఫ్యాన్స్ మరియు మొదలైనవి వీటికి ఎక్కువ విలువ కలిగిన టార్క్ అవసరం లేదు కాబట్టి నేను కాన్స్టెంట్ పవర్ డ్రైవ్ కు వెళ్తున్నాను కాబట్టి ఇక్కడ ఫీల్డ్ కంట్రోల్ ఉపయోగించబడవచ్చు అయితే కాన్స్టెంట్ టార్క్ జోన్ లో ఆర్మేచర్ కంట్రోల్ ఉపయోగించబడుతుంది కాబట్టి కాన్స్టెంట్ టార్క్ జోన్ లో Va కంట్రోల్ ఉపయోగించబడుతుంది మరియు కాన్స్టెంట్ పవర్ జోన్లో నేను ఆర్మేచర్ కంట్రోల్ లేదా ఫీల్డ్ కంట్రోల్ ఉపయోగించబోతున్నాను కాబట్టి ఈ రెండు ఆర్మేచర్ కంట్రోల్ మరియు ఫీల్డ్ కంట్రోల్స్ కు సంబంధించినంత వరకు ప్రధాన విషయాలు మనకు DC మోటారు డ్రైవ్లో చర్చించడానికి మరికొన్నివిషయాలు ఉన్నాయి ఇంకా మనం చూడవలసిన విషయాలలో మొదటిది సిరీస్ మోటారు దీనిని నేను ఈ రోజున ప్రారంభిస్తాను రెండవది కాంపౌండ్ మోటారు దాని క్యారెక్టర్స్టిక్స్ వాస్తవానికి సిరీస్ మోటారు లో మనం స్పీడ్ కంట్రోల్ కూడా చేయవలసి ఉంటుంది స్పీడ్ కంట్రోల్ అంశాలు కూడా మనం చర్చించవలసి ఉంటుంది మూడోది dc మోటారు డ్రైవ్ స్టార్టింగ్ మనం చర్చించవలసిన నాలుగవది బ్రేకింగ్ నిజానికి కమ్యుటేటర్ మనము చర్చించలేదు దీన్ని కూడా చర్చించాల్సిన అవసరం ఉంది స్లయిడ్ సమయం చూడండి 33 10 కాబట్టి మనము సిరీస్ మోటారును త్వరగా పరిశీలించడానికి ప్రయత్నిద్దాము సిరీస్ మోటారులో ఫీల్డ్ సిరీస్లో ఉంటుంది నేను ఇక్కడ ఆర్మేచర్ కలిగి ఉండబోతున్నాను మరియు ఫీల్డ్ సిరీస్లో ఉంది మరియు నేను ఇక్కడ సరఫరాను ఇవ్వబోతున్నాను కాబట్టి నేను దీనిని Iline అని వ్రాస్తే Iaమరియు If విషయంలో కూడా అంతే అవుతుంది నాకు Iline Ia If ఉంటుంది సిరీస్ మోటారు ప్రధాన ప్రయోజనం ఏమిటంటే మనకు చాలా ఎక్కువ వేగం సాధ్యం అవుతుంది కాబట్టి అవి వాస్తవానికి ఇంటి వద్ద ఉన్న మిక్సర్ మరియు డ్రిల్లింగ్ మెషీన్లు వంటి అప్లికేషన్లో ఉపయోగించబడతాయి ఇవి రెండూ సాధారణంగా సిరీస్ మోటారును ఉపయోగిస్తాయి ఇవి15000 ఉండి ఇ 20000rpm వద్ద పనిచేస్తాయి కాని ఇంట్లో మన దగ్గర ఉన్నది AC సరఫరా DC సరఫరా లేదు కాబట్టి సిరీస్ మోటారు AC మరియు DC సరఫరా రెండింటిలోనూ పని చేయగలగితే దానిని యూనివర్సల్ మోటర్ అని పిలుస్తాము మనము DC మెషీన్స్ ప్రారంభించినప్పుడే సాధారణంగా DC మెషీన్లో ఫీల్డ్ లామినేట్ చేయబడదని మనము చెప్పుకున్నాము కాని యూనివర్సల్ మోటారులో మనం తప్పనిసరిగా ఫీల్డ్ లామినేట్ చేయబడాలి ఎందుకంటే మనము AC ని సరఫరా చేస్తున్నాం కాబట్టి ఫ్లక్స్ ఆల్టర్నేటింగ్ గా ఉంటుంది ఫ్లక్స్ ఆల్టర్నేటింగ్ గాఉంది కాబట్టి ఫీల్డ్ సిస్టం కూడా లామినేట్ చేయవలసి ఉందని మనము ఖచ్చితంగా నిర్ధారించుకోవాలి కాబట్టి AC సిరీస్ మోటారు మరియు DC సిరీస్ మోటారుల మధ్య ప్రధాన వ్యత్యాసం ఫీల్డ్ లామినేట్ చేయబడటం కాబట్టి AC సిరీస్ మోటారు లో ఫీల్డ్ లామినేట్ చేయబడుతుంది అయితే ఇది DC సిరీస్ మోటారులో లామినేట్ చేయబడదు కాబట్టి నేను సిరీస్ మోటారును పరిశీలిస్తే అదే సమీకరణాలు Va IaRaEbKω చెల్లుబాటు అవుతాయి దీని నుండి నేను దీనికి స్పీడ్ టార్క్ సంబంధాన్ని పొందగలుగుతాను కాబట్టి ఇప్పటికే సమయం ముగిసింది కాబట్టి మనము తరువాతి తరగతిలో దీన్ని కొనసాగిద్దాం